కాబట్టి ఇప్పుడు మనం క్లాసికల్ మరియు ఆపరెంట్ కండిషనింగ్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాము మొదటిది మనం క్లాసికల్ కండిషనింగ్ను పావలోవ్ యొక్క కుక్కపై జరిపిన పరిశోధనలో గుర్తిస్తాము ఇక్కడ కుక్క సహజంగా ఒక జీవసంబంధమైన ప్రతిక్రియను ప్రదర్శించింది మరియు ఈ ప్రవర్తన నియంత్రించబడింది అంటే లాలాజలం రావడం అనేది ఒక జీవసంబంధమైన ప్రతిస్పందన ఇది నియంత్రించబడింది అదే పావురాల విషయంలో పావురం ఉద్దేశ్యపూర్వకంగా ఒక నిర్దిష్టమైన ఫలితం కోసం ముక్కుతో పొడిచింది కాబట్టి పావలోవ్ కుక్క సందర్భంలో జీవసంబంధమైన క్రియను మనం నియంత్రించాము కానీ స్కిన్నర్ యొక్క పావురాల సందర్భంలో ఒక నిర్ధిస్టమైన పద్దతిలో ముక్కుతో పొడిచి ఆహారం పొందడం పావురమే నిర్ణయిస్తుంది కాబట్టి ఆపరెంట్ కండిషనింగ్ లో ప్రాధమికంగా స్వచ్ఛందమైన ప్రవర్తనను కలుగచేస్తుంది కానీ క్లాసికల్ కండిషనింగ్ మనలోని అసంకల్పితమైన ప్రవర్తన సహజ ప్రతిక్రియలను కలిగిస్తుంది రెండవ విషయం క్లాసికల్ కండిషనింగ్ అనేది S R అస్సోసియేషన్ సంబంధం ఏర్పడడం మరియు ఆ ప్రచోదనం ప్రతిస్పందన సంబంధం బలపరచడం అనేది ఒక యాంత్రిక ప్రక్రియ కానీ ఆపరెంట్ కండిషనింగ్ లో S R సాంగత్యం ఈ సంబంధం ఏర్పడడం మరియు దానిని బలపరచడం అనేది యాంత్రికమైన పద్దతి కాదు ఇక్కడ అది ఒక స్వచ్చందమైన పద్ధతి అంటే మీకు ఏదైనా జరగాలి అంటే మీకు ప్రచోదనం తొలగించాలి అనుకున్నప్పుడు లేదా మీకు ఒక బహుమతి కావలనప్పుడు మేరు ఒక నిర్ధిస్టమైన పద్ధతిలో ప్రవర్తిస్తారు అంధువల్ల ఇది పూర్తిగా స్వచ్చంధమైనది యాంత్రిక పద్ధతి కాదు క్లాసికల్ మరియు ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ మధ్య మూడవ బేధం ఏమిటంటే క్లాసికల్ కండిషనింగ్లో ప్రచోదనం అనేది ఒక వ్యక్తికి అందుతుంది మరియు ఆ వ్యక్తి సహజంగా ప్రతిస్పందిస్తాడు కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తికి లేదా పాలుగొనే జీవికి ఎటువంటి లక్ష్యం నిర్దేశించబడలేదు మరియు ఆ పాల్గొనే జీవి ఒక లక్ష్యాన్ని అందుకోడానికి నిర్ధిస్టమైన పద్దతిలో ప్రతిస్పందించాడు అదే ప్రచాలక నిబద్ధాభ్యసనంలో పాల్గొనే జీవికి ఒక నిర్దేశించిన లక్ష్యం ఉంది అందువల్ల మీకు సానుకూల బహుమతి లభిస్తుంది లేదా ప్రతికూలమైన ప్రచోదనం తీసివేయబడుతుంది అని మీరు గుర్తిస్తారు అందువల్ల ప్రతిస్పందన అనేది వాస్తవానికి ఆ వ్యక్తి లేదా జీవి చేత నియంత్రించబడుతుంది దాని కారణంగా ఆ లక్ష్యాన్ని అందుకుంటారు ఉదాహరణకు మీరు పరీక్షలో బాగా రాణించినప్పుడు మీరు సాధించిన మార్కులను మీ పాఠశాలవారు ప్రశంసిస్తారు మరియు మీకు అందువల్ల ప్రెసిడెంట్ పతకం లేదా స్కాలర్ అనే బిరుదు లభిస్తుంది కాబట్టి ఆ పతకం లభించడం లేదా విద్యావంతుడు అనే బిరుదు లభించడం అనేది మీరు మీకు నిర్దేశించుకున్న లక్ష్యం మరియు ఆ లక్ష్యాన్ని అందుకోవడం కోసం మీరు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రతిస్పందించాలి దీని అర్ధం ఏమిటంటే పరీక్షలో మీరు సాధించే మార్కుల స్థాయి మీకు ఒక బహుమతి లభించేలా ఉండాలి కాబట్టి ఈ సంధర్భంలో ఏం జరుగుతుంది మీరు స్వచ్చంధంగా యాంత్రికంకాని పద్ధతిలో మీరు చదవడం ప్రారంభింస్తారు ఇప్పుడు మీకు బహుమతి అంటే ఏమిటో అర్ధమయ్యింది అని భావిస్తున్నాను ఇప్పుడు మీరు ఆ కీర్తిప్రతిష్టలు మరియు ఆ బహుమతి యొక్క విల్లువ తెలిసింది కనుక మీరు ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి సహాయపడే విధంగా ప్రతిస్పందిస్తారు క్లాసికల్ కండిషనింగ్లో ఈ విధంగా జరుగదు ఆ జీవి అప్రయత్నంగా పని చేస్తాడు ఇది ఒక జీవప్రతిక్రియ ఇది ఏదో విధంగా ఒక రకమైన ప్రచోదనానికి సంబంధం ఏర్పరుచుకున్న ఒక సహజమైన ప్రతిస్పందన ఇపుడు మనం మరొక ఉదాహరణను తీసుకుందాము మీరు వంట గదిలో లేదా డైనింగ్ టేబల్ పైన ఊరగాయలను చూశారు మరియు మీరు మీకు ఇష్టమైన ఊరగాయను చూసినప్పుడు ఉదాహరణకు నిమ్మకాయ ఊరగాయను చూసినప్పుడు మీకు నోరు ఊరుతుంది ఇలా నోరు ఊరడం అనేది మీ నోట్లో లాలాజలం స్రవించడం ఒక జీవ సంబంధమైన ప్రతిక్రియ ఈ జీవప్రతిక్రియ ఏదో విధంగా మీ డైనింగ్ టేబల్పై ఉన్న ఊరగాయలతో సంబంధం ఏర్పరుచుకుంది ఇక్కడ మీరు ఏ విధమైన లక్ష్యం పెట్టుకోలేదు కానీ ఆ ప్రతిస్పందన కలిగింది కనుక ఇది క్లాసికల్ కండిషనింగ్లో సహజంగా కలిగింది అదే ఆపరెంట్ కండిషనింగ్లో చూసినప్పుడు మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాము ఆ తరువాత దానిని సాధించడానికి ప్రయత్నిస్తాము అందువల్ల క్లాసికల్ కండిషనింగ్లో జరిగేది నిష్క్రియమైన పద్దతి కానీ ఆపరెంట్ కండిషనింగ్లో ప్రతిఫలం అనేది తాత్కాలికమైన సంబంధం కారణంగా ప్రతిస్పందనను నిర్దేశిస్తుంది మీరు పావలోవ్ యొక్క ప్రయోగం గుర్తు తెచ్చుకోండి కుక్కకు ఆహారం అందించారు మరియు అందువల్ల దానికి లాలాజలం స్రవించింది పావలోవ్ ఆ లాలజలాన్ని సేకరించాడు మరియు తరువాత గంట మ్రోగే ధ్వనితో మాంసం అందించడం జోడించారు అంటే ఇక్కడ కుక్కకు లభించే బహుమతి గురించి ముందుగానే తెలుసు కాబట్టి క్లాసికల్ కండిషనింగ్లో ప్రతిఫలం లభిస్తుందనే భావంవల్ల ప్రతిస్పందన కలుగుతుంది అదే ఆపరెంట్ కండిషనింగ్ లో ప్రతిఫలం ఎల్లప్పుడు ప్రతిస్పందనను అనుసరిస్తుంది కాబట్టి ప్రతిస్పందనల యొక్క పునరావృత్తాపై ప్రతిఫలం నిరంతరంగా ఉంటుంది కాబట్టి నేలపై ప్రాకుతున్న శిశువు తన శరీరాన్ని పైకి ఎత్తినప్పుడు అది చూసిన అమ్మ అవును నువ్వు చేయగలవు అని ప్రోత్సాహిస్తుంది అప్పుడు ఆ శిశువు ఇది చేయవచ్చు అని భావిస్తుంది ఆ శిశువు అంటే చిన్న పిల్లలు నడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు చాలా సార్లు పడిపోతారు కానీ వారు నడవడానికి ప్రయత్నిస్తారు వారు నడవడం నేర్చుకునే ప్రక్రియలో చురుకుగా పాల్గొంటారు వారి ప్రతి ప్రయత్నం తల్లితండ్రులచే అభినందించబడుతుంది కాబట్టి ప్రతిఫలం అనేది ఆ పరిస్థితి యొక్క పునరావృతమైన ప్రతిసారి నిరంతరంగా ఉంటుంది కాబట్టి శిశువు శరీరాన్ని పైకి ఎత్తడానికి మరియు నిటారుగా నిలబడి నడవడానికి ప్రయత్నించినప్పుడు తల్లితండ్రులు మెచ్చుకుంటారు మరియు ఈ ప్రశంస బహుమతిగా పనిచేస్తుంది మరియు చివరికి ఈ మానవ శిశువు నడవడం నేర్చుకుంటుంది కాబట్టి ప్రతిస్పందించిన ప్రతిసారి ప్రతిఫలం నిరంతరంగా ఉంటుంది కాబట్టి ఇది క్లాసికల్ మరియు ఆపరెంట్ కండిషనింగ్ రెండిటి పరంగా చాలా పెద్ద వ్యత్యాసం ఇప్పుడు మనం నియంత్రిత మరియు అప్రమేయమైన ప్రచోదనం రెండిటిని జోడించడం అనే సంధర్భం తీసుకున్నాము క్లాసికల్ కండిషనింగ్లో నియంత్రిత మరియు అప్రమేయమైన ప్రచోదనం రెండిటి మధ్య ఉన్న సంబంధం ప్రచోదనం యొక్క కంటిగ్యుయిటీపై ఆధారపడుతుంది ఈ రెండు ప్రచోదనాలు ఎంత సన్నిహితంగా ఉన్నాయి మనం సానిహిత్యం అంటే ఈ రెండు సందర్భాలు దగ్గర ఉండడం అని చెప్పుకోవడం గుర్తుతెచ్చుకోండి కాబట్టి గంట మ్రోగే ధ్వని మరియు ఆహారాన్ని అందించడం రెండు ఏకకాలంలో జరిగినప్పుడు ప్రతివాది ఈ రెండు విషయాలను వేరుగా చూడలేరని మనం భావిస్తున్నాము వీటిని మనం విడదీయలేము మరియు మీరు ఒకటి జరగడం కారణంగా రెండవ విషయం జరుగుతుందని భావిస్తారు మానవుల సంధరభంలో ఉత్తమ ఉదాహరణ ఏమిటంటే మీరు నాగరిక సమాజంలో ఉపయోగించకూడని పదాలను మాట్లాడినప్పుడు వెంటనే మీ ఉపాధ్యాయుడు లేదా తల్లితండ్రులు అలా మాట్లాడినందుకు మీమల్ని శిక్షిస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు మాట్లాడిన పదం మరియు దాని పర్యవసానంగా మీకు పడిన శిక్ష ఈ రెండు విషయాల మధ్య సంబంధం ఉందని మీరు భావిస్తారు మరియు అందువల్ల మీరు కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది ఆపరెంట్ కండిషనింగ్ లో ప్రతిస్పందనను పరిశీలిస్తే ప్రతిస్పందనకు మద్దతు పలికే ప్రచోదనంతో సంబంధం ఏర్పడుతుంది మరియు ఈ సంబంధం అనేది ప్రతిస్పందన యొక్క పర్యవసానం మీద ఆధారపడుతుంది కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా అది సానిహిత్యం అవచ్చు లేదా పర్యవసానం అన్నా అవ్వచ్చు కాబట్టి ఈ రెండు విషయాల కారణంగా మనం ప్రామాణిక మరియు ఆపరెంట్ కండిషనింగ్ మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాము మీరు క్లాసికల్ కండిషనింగ్ యొక్క ఉదాహరణలను పరిశీలిస్తే చాలా వరకు ఈ క్లాసికల్ కండిషనింగ్ అనేది జంతువుల అభ్యాసంలో కనిపిస్తుంది మరియు మానవుల సంబంధంలో ఆపరెంట్ కండిషనింగ్ జరుగుతుంది అని మీరు గుర్తిస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు చూసి ఉంటారు వారు ఆకాశంలో ఒక నిర్ధిష్ట పక్షిని చూస్తారు అది ఒక నీలం రంగు పక్షి మరియు దానికి సంబంధంగా కొన్ని పౌరాణిక గాధలు ఉన్నాయి ఆ నీలి రంగు పక్షికి దేవుడితో సంబంధం ఉందని సూచించే కధలు ఉన్నాయి మీ తల్లితండ్రులు ఆ నీలి పక్షి కోసం ఆకాశంలో వెతకడం మీరు చూశారు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఈ ప్రవర్తన గురించి తెలియదు కనుక ఈ ప్రవర్తనను మీరు ప్రశంసించరు మరియు ఈ ప్రవర్తనకు ప్రతికూల అభిప్రాయాన్నికూడా ఇవ్వరు కానీ మీరు ఏదో విధంగా ఆ పక్షి పట్ల అనుబంధం పెంచుకుంటారు మరియు ఆ పద్ధతి ప్రకారంగా మానవులు ఈ ప్రవర్తనను పునరావృతం చేయడం ప్రారంభిస్తారు కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ఉదాహరణకు ఊరగాయలను చూసినప్పుడు నోరు ఊరడం వంటి ప్రవర్తన అనేవి మానవులకు సంబంధించి క్లాసికల్ కండిషనింగ్కు సముచిత ఉదాహరణగా మీరు గుర్తించవచ్చు కానీ చాలా వరకు క్లాసికల్ కండిషనింగ్కు ఉదాహరణలు మనం జంతువుల సమాజంలో సులభంగా చూడవచ్చు అయితే మానవులలో చాలా వరకు మనం ఆపరెంట్ కండిషనింగ్ ఉపయోగిస్తాము ఇప్పుడు మన దైనందిన జీవితంలోని అనుభవాల నుండి వ్యత్యాసం పరిశీలిద్దాము మరియు మనం తెలుసుకున్న ఈ రెండు సిద్ధాంతాలు ఏ విధంగా సరిపోతాయో తెలుసుకుందాము కాబట్టి ఈ క్లాసికల్ మరియు ఆపరెంట్ కండిషనింగ్ రెండు ప్రత్యక్ష అనుభవాల గురించి ప్రస్తావిస్తాయి రెండిట్లో రెయిన్ఫోర్స్మెంట్ లేదా దండన యొక్క మూలకం ఉంది కానీ మన అభ్యాసం మొత్తం ఈ ప్రత్యక్ష అనుభవాలపై ఆధారపడుతుందా మనం నేర్చుకున్నే పద్ధతి మొత్తం దండన మరియు మద్ధతుపైనే ఆధారపడుతుందా అనే ప్రశ్నకు సమాధానం కాదు అందువల్ల ఒక వాస్తవానికి దారి తీస్తుంది అభ్యాసంలో ప్రాధమికంగా మీరు ఎవరినైనా చూడడం మీరు అతను లేక ఆమెని అనుకరించడం ద్వారా కూడా మీరు ఆ పనిని నేర్చుకొనే అవకాశం ఉంది కాబట్టి ఈ విధమైన అభ్యాసాన్ని మనం అబ్సర్వేషనల్ లెర్నింగ్ అని కూడా చెప్పుకుంటాము కాబట్టి ఆల్బర్ట్ బండురా అనే వ్యక్తి ఈ సోషల్ లెర్నింగ్ థియరీ ప్రతిపాదించాడు మరియు ఈ సామాజిక అభ్యాస సిద్ధాంతం అబ్సర్వేషనల్ లెర్నింగ్కి అత్యంత ప్రాముఖ్యతను అందించింది ఈ అబ్సర్వేషనల్ లెర్నింగ్ ఏం తెలియజేస్తుంది ప్రాధమికంగా అబ్సర్వేషనల్ లెర్నింగ్ అంటే మీరు అట్టేన్షన్ వహిస్తారు మీరు ఎవరి పట్ల శ్రద్ధగా ఉంటారు మీరు ఆ దేవతగా భావించే వ్యక్తి ఆదర్శ వ్యక్తి కోసం వెతుకుతారు కాబట్టి మీరు ప్రతిరూపంగా భావించే విలువ ఉన్న ఆ ఆదర్శ వ్యక్తిని ఎంచుకుంటారు మీరు మీ ఆదర్శ వ్యక్తిని ఆరాధిస్తారు అతను లేక ఆమె యొక్క ప్రవర్తనను మీరు పరిశీలిస్తారు ఆ ప్రవర్తనను మీరు మీ మదిలో నిలుపుకుంటారు ఆ తరువాత మీరు ఆ ప్రవర్తనను అనుకరిస్తారు ఇది ఒక ప్రవర్తక ప్రత్యుత్పత్తి కాబట్టి మీరు ఆ ప్రవర్తనను అనుకరించడానికి ప్రయత్నిస్తారు మీరు ఆ విదంగా ప్రవర్తించినప్పుడు మీరు చుట్టూ ఉండే ప్రపంచం మీమల్ని ప్రశంసిస్తుంది మరియు ఈ విలువ పెరుగుదల మీకు రెయిన్ఫోర్స్మెంట్ అవుతుంది కాబట్టి అబ్సర్వేషనల్ లెర్నింగ్లో ప్రాధమికంగా మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకున్నారు మరియు వారి ప్రవర్తనలో కొన్ని అంశాలను పరిశీలించి మీరు మీ మదిలో నిలుపుకుంటారు వాటిని మీ స్వంత ప్రవర్తనలో ప్రత్యుత్పత్తి చేస్తారు మరియు మీరు ఆ విధంగా ప్రవర్తించినప్పుడు మీకు రెయిన్ఫోర్స్మెంట్ లభిస్తుంది కాబట్టి ఈ విధంగా అబ్సర్వేషనల్ లెర్నింగ్ పని చేస్తుంది కాబట్టి మన సంక్లిస్తమైన ప్రవర్తన అనేది ప్రాధమికంగా సమర్ధవంతమైన ఆదర్శ వ్యక్తుల సమస్యలను పరిష్కరించడం మరియు ఈ ప్రపంచంతో పోటీపడే వారి సముచితమైన ప్రవర్తనను పరిశీలించడం యొక్క ప్రతిఫలం ప్రధాన ప్రపంచ నాయకులు మనం మొదటి ఉపన్యాసం ప్రారంభంలో నేను కొన్ని రేఖలను చూపించి వాటి నుండి మీరు గ్రహించారు అని అడిగాను గుర్తుతెచ్చుకోండి నేను అప్పుడు సెన్సేషన్కి సంబంధంగా మరియు మనం గ్రహించిన వస్తువుకు ఒక అర్ధాన్ని నిర్ణయించడం గురించి మాట్లాడము అక్కడ మనం జాతిపిత గాంధీ యొక్క ఉదాహరణను తీసుకున్నాము మనం మహాత్మా గాంధీ యొక్క ఉదాహరణను ఎందుకు తీసుకున్నాము ఎందుకంటే ప్రపంచంలోని సామాజిక రాజకీయ పరిస్థితులలో కొన్ని రకాల సందర్భాలు ఉన్నాయి వాటి కారణంగా ఇప్పుడు మనకు అంతర్గత సమస్యలు ఉన్నాయి ఎవరో మీకు ముందుకి వెళ్ళే మార్గాన్ని చూపించారు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియజేశారు మీ ప్రపంచంలోని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చూపించారు అలాంటివారిని మనం ఆదర్శ వ్యక్తులుగా పరిగణిస్తాము కానీ మీరు అందరూ జాతిపిత అయిన మాహాత్మ గాంధి అంతటి వారిని మాత్రమే ఆదర్శ వ్యతులుగా పరిగణించాలి అని సూచించడం లేదు మీరు మీ చుట్టూ పరిసరాలలో మీకు సులువుగా లభించే వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవచ్చు ఉదాహరణకు మీ ఇంట్లో మీ తల్లితండ్రులలో ఒకరు మీకు ఆధర్శ వ్యక్తిగా మారుతారు మానసిక విశ్లేషణ దృష్టికోణం నుండి మరియు లోకజ్ఞానం అనుభవాల పరంగా చాలామటుకు ఆడపిల్ల అమ్మని అనుకరించడానికి ప్రయత్నిస్తుంది కొడుకు తండ్రిని అనుకరించడానికి ఇష్టపడతాడు తరువాత క్రమంగా మీ వయసు పెరుగుతుండడంతో మీ అనుభవాలు పెరుగుతాయి మీరు మీ ఇంటి నుండి బయటికి వస్తారు కనుక మీరు ఆదర్శ వ్యక్తులుగా ఎంచుకోవడానికి అనేక మంది వ్యక్తులు ఉంటారు మీకు నటన పట్ల ఆసక్తి పెరుగుతుంది మీరు ఒక నిర్దిష్ట నటి లేదా నటుడు అంటే ఇష్టం ఏర్పడుతుంది కనుక మీరు అతను లేక ఆమెను అనుకరించడానికి ప్రయత్నిస్తారు మీ నడక శైలి మీరు దుస్తులు దరించే విధానం మీరు జుట్టు శైలి అన్నీ ఆ ఆదర్శ వ్యక్తులచే ప్రాభావితం అవుతుంది కాబట్టి ప్రాధమికంగా ఏం జరుగుతుందంటే మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకుంటారు ఎపుడైతే మీ సమాకాలిన ప్రమేయంతో మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకుంటారో మీరు ఆరాధించే వ్యక్తుల ప్రవర్తనను మీరు అనుకరిస్తారు అబ్సర్వేషనల్ లెర్నింగ్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ సామాజిక అభిజ్ఞాన సిద్ధాంతం యొక్క ప్రాధమిక భావనలు గురించి తెలుసుకుందాము ప్రాధానికంగా మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకుంటారు మరియు అభ్యాసం అనేది వాస్తవానికి సహజంగా జరుగుతుంది ఇది మన స్వభావంలో అంతర్గతంగా ఉంటుంది అంటే ఇక్కడ మనం గతంలో చర్చించుకున్న క్లాసికల్ మరియు ఆపరెంట్ కండిషనింగ్ లో మనకు ప్రవర్తన చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉదాహరణకు పావురం ముక్కుతో పొడవడం కుక్కకు లాలాజలం స్రవించడం ఊరగాయను చూడాగానే నోరు ఊరడం వంటివి మానవుల విషయంలో మనం నేర్చుకున్న ప్రవర్తన అనేది ఇంత స్పష్టంగా గుర్తించే విధంగా ఉండకపోవచ్చు అంటే మనం ఏ రకమైన ప్రతిఫలం చూడకపోవచ్చు మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకుంటారు మీరు ఆ ఆదర్శ వ్యతిని పరిశీలిస్తారు కానీ అభ్యాసం అనేది స్వభావంలో చాలా అంతర్గతంగా ఉంటుంది అందువల్ల మీరు అంతర్గతంగా నేర్చుకునే ఈ స్వభావం ఇతరులు మీరు ఈ ప్రవర్తనను నేర్చుకున్నట్టు గుర్తించలేరు కానీ సముచితమైన సమయంలో మీరు ఆ ప్రవర్తనను ప్రదర్శించినప్పుడు ఇతరులు గుర్తిస్తారు ఈ వ్యక్తి నేర్చుకున్నాడు అని గ్రహించని వారు ఆ వ్యక్తి నేర్చుకున్నాడు అని గుర్తిస్తారు ఈ సామాజిక అభిజ్ఞాన సిద్ధాంతంలోని మూడవ ఊహ ఏమిటంటే ప్రవర్తన అనేది ఒక లక్ష్యం నిర్దేశితంగా ఉంటుంది మీరు ఒక ఆదర్శ వ్యక్తిని ఎంచుకున్నారు మరియు మీరు ఆ వ్యక్తిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే మీరు అతను లేక ఆమె లాగా ఉండాలని భావిస్తున్నారు కాబట్టి మీకు ఒక లక్ష్యం ఉంది మరియు మీ ప్రవర్తన ఆ లక్ష్యాన్ని సాధించే విధంగా నిర్దేశించబడుతుంది మరియు చివరికి క్రమంగా మీ ప్రవర్తన అనేది స్వీయ నియంత్రణ అవుతుంది కాబట్టి మీరు మానవుడిగా సాధించాలనుకున్నది అంతా స్వీయ నియంత్రణ స్థితి ఆసక్తికరంగా ఎడ్వర్డ్ తోల్మాన్ ఈ బిహేవియారిస్మ్ యొక్క కల్పనలను ఆక్షేపించాడు అతను చెప్పేది ఏమిటంటే మనుషులను ప్రాధమికంగా సామాచార విశ్లేషకులుగా ప్రస్తావించారు మానవులు చురుకైన సామాచార విశ్లేషకులు మరియు మనం అనుభవావల యొక్క అభిజ్ఞాన పటం ఒకటి నిర్మిస్తాము మరియు ఈ అభిజ్ఞాన పటం మన ప్రవర్తనను ఉపదేశిస్తుంది మరియు తోల్మాన్ కండిషనింగ్ను వాస్తవానికి ఆకాంక్షల పరంగా వివరించాడు అతను లేటెంట్ అభ్యాసం గురించి ప్రస్తావించారు మరియు మానసిక పటం నిర్మించడం సంబంధించి అతను అభిజ్ఞాన పటం అనే అంశాన్ని అందించాడు కాబట్టి అంతర్గత అభ్యాసం అంటే ప్రాధమికంగా వస్తువులను నేర్చుకోవడం అనేది మనం నేర్చుకున్నది తక్షణ ప్రవర్తనలో కనిపించదు దీని గురించి మనం కల్పనలలో మాట్లాడుకున్నాము మరియు తోల్మాన్ దృష్టికోణంలో అభిజ్ఞాన పటాలు ఉంటాయి ఈ అభిజ్ఞాన పటాలు లేటెంట్ అభ్యాసాన్ని సులభతరం చేస్తాయి అభిజ్ఞాన పటం అంటే ఏమిటి ఇది చాలా సులభమైన మన చుటూ ఉన్న పరిసరాల యొక్క ప్రాదేశిక మానసిక చిత్రాలు ఇవి మనం సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి ప్రపంచం మన ముందుంచే సమస్యలను ఎదుర్కోవడానికి సమాజం మన ముందు ఉంచే సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది ఉదాహరణకు దీనికి ఉత్తమ ఉదాహరణ దారిని గుర్తుపెట్టుకోవడం మీఊ ఇంట్లో ఉన్నారని భావించండి ఇప్పుడు మీరు పాఠశాల లేదా కళాశాలకు వెళ్ళాలి మరియు మీరు గమ్యం చేరడానికి ఒక మార్గాన్ని అనుసరించాలని తెలుసు మరియు మీకు దాని ప్రత్యామ్నాయ మార్గం కూడా తెలుసు అయితే ఈ రెండు మార్గాలు మూసివేయబడ్డాయి అని మీకు తెలిస్తే ఏం చేస్తారు అప్పుడు మీరు అభిజ్ఞాన పటం అనుసరిస్తారు ఈ సంధర్భంలో మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రదర్శించే సామర్ధ్యం అనేది మీ అభిజ్ఞాన పటం మరియు దాని నుండి మీరు నేర్చుకోవడం మీద ఆధారపడుతుంది మీరు దీనిని ప్రతిరోజూ అనుసరించారు మీకు బహుమతి లేదా ఏదో విధమైన దండన లభించడం లేదా పరిస్థితి చాలా చెడ్డది మరియు మీరు ఒక నిర్దేశించిన ప్రవర్తనను ప్రదర్శిస్తే అది తొలగిపోవడం ఇలాంటివి ఏవి ఇక్కడ జరగవు కాబట్టి ఇది అభిజ్ఞాన అభ్యాసం యొక్క ప్రాముఖ్యత